మునుపటి యూనిట్లో ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ డిజైన్ మోడల్ను ఉపయోగించాల్సిన అవసరాన్ని మేము అర్థం చేసుకున్నాము అభ్యాస నాణ్యతను పెంచడానికి ISD మోడల్ను ఉపయోగించడం ఉత్తమం అని అంటారు అనేక ISD మోడళ్లలో మేము ADDIE మోడల్ను ఎంచుకున్నాము ADDIE విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం సూచిస్తుంది ఈ మోడల్ పునరుక్తి అని మేము చెప్పాము మరియు ఇది సిస్టమ్స్ మోడల్ అంటే మీరు చాలా ఫీడ్బ్యాక్లతో ముందుకు వెనుకకు వెళ్తున్నారు దానిలోని ప్రతి మూలకం ప్రతి ఇతర మూలకాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనిని బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనాగా పరిగణించాలి ఈ యూనిట్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో కోర్సులు రూపకల్పన చేసే సందర్భంలో విశ్లేషణ దశ యొక్క ఉప ప్రక్రియలను గుర్తిస్తాము విశ్లేషణ దశ యొక్క ఉప ప్రక్రియల యొక్క స్వభావం మరియు పాత్రను కూడా అర్థం చేసుకోండి ముఖ్యంగా కోర్సు సందర్భం మరియు అవలోకనం కాన్సెప్ట్ మ్యాప్ మరియు కోర్సు ఫలితాలు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ADDIE అటువంటి సాధారణ నమూనా ఇది అన్ని రకాల విషయాలకు ఏ రకమైన శిక్షణా కార్యక్రమానికి ఏదైనా అధికారిక కోర్సుకు ఏదైనా స్వల్పకాలిక కోర్సుకు వర్తించవచ్చు ఇది మాన్యువల్ శిక్షణా కార్యక్రమం లేదా ఏదైనా రకమైనది కావచ్చు ఏదైనా విషయం స్వల్పకాలిక దీర్ఘకాలిక వీటిలో ఏదైనా వర్తించవచ్చు ప్రతి దశ యొక్క భాష లేదా అంశాలు లేదా ప్రతి దశ యొక్క ఉప ప్రక్రియలు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో కోర్సులు రూపకల్పన చేసే సందర్భాన్ని మేము గుర్తించాము ఇది నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అయితే ఈ ఉప ప్రక్రియలు భిన్నంగా ఉండవచ్చు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల సందర్భంలో మేము ఉప ప్రక్రియలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము నేను ప్రదర్శిస్తున్న ఈ ఉప ప్రక్రియలు కూడా మనలో ఒక సమూహం తగినవిగా భావించాయి అవి ప్రత్యేకమైనవి కావు మీరు ఈ ఉప ప్రక్రియలను కూడా సవరించవచ్చు మరియు కోర్సు యొక్క రూపకల్పన లేదా మీ కోర్సు యొక్క ADDIE సంస్కరణను మీ స్వంతం చేసుకోవచ్చు ఈ యూనిట్లో మీరు ఈ మూడు ఉప ప్రక్రియలను చూస్తారు మరియు మిగిలిన వాటిని మేము ఈ క్రింది యూనిట్లో చూస్తాము విశ్లేషణ దశ యొక్క ప్రతిపాదిత కార్యకలాపాలు కోర్సు సందర్భం మరియు అవలోకనాన్ని రాయడం మరియు కోర్సు యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను సిద్ధం చేయడం వాటిలో ప్రతి ఒక్కటి బాగా నిర్వచించబడిన చర్య కోర్సు ఫలితాలను వ్రాయడం CO యొక్క ప్రతిదానికి నమూనా అంచనా అంశాలను సృష్టించడం వర్గీకరణ పట్టికలో కోర్సు ఫలితాలను గుర్తించడం కోర్సు యొక్క CO PO మాతృకను సిద్ధం చేయడం మరియు ప్రతి కోర్సు ఫలితాలను అనేక సామర్థ్యాలకు వివరించడం కూడా దశ కార్యకలాపాలను విశ్లేషిస్తాయి సామర్థ్యాల సంఖ్య 15 ప్లస్ లేదా మైనస్ 5 కావచ్చు ఇవన్నీ చేసిన తరువాత విశ్లేషణ దశ యొక్క అవుట్పుట్ పీర్ సమీక్షించబడుతుంది పీర్ సమీక్ష తర్వాత అవి అవసరమైతే మీరు మార్పులు చేస్తారు ఇవి ప్రతిపాదిత విశ్లేషణ దశ యొక్క కార్యకలాపాలు మేము ఇప్పుడు కోర్సు సందర్భం మరియు అవలోకనాన్ని వ్రాయడం చూద్దాం కోర్సు యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను సిద్ధం చేయడం మరియు కోర్సు ఫలితాలను రాయడం ఆందోళన యొక్క సందర్భం ముందే చెప్పినట్లుగా ఒక కోర్సు ఒక ప్రోగ్రామ్ యొక్క ఒక అంశం మరియు ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రామ్ ఫలితాలను మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను నిర్దిష్ట సంఖ్యలో ఫలితాలను పొందాలి ఇంకా ఈ కోర్సు కొన్ని ఇతర కోర్సులకు అవసరం కావచ్చు లేదా ఒక కోర్సు విద్యార్థులచే నిర్దిష్ట అవసరాలను నెరవేరుస్తుందని ఆశిస్తుంది ఒక కోర్సును ఒంటరిగా చూడలేము మరియు ఇది ఎల్లప్పుడూ ఒక సందర్భంలో ఉంటుంది మొత్తం కార్యక్రమానికి ఒక సందర్భం కూడా ఉంది ఎలాంటి విద్యార్థులు వస్తారు ఇది ఏ విధమైన పాఠ్యాంశాలకు చెందినది మరియు మొదలైనవి ఏదైనా కోర్సుకు సంబంధించిన సందర్భం ఏమిటో చూద్దాం అన్నింటిలో మొదటిది ఒక కోర్సు నేర్చుకునేవారు ఒకే వయస్సు గలవారు మరియు ఇలాంటి విద్యా నేపథ్యాలు కలిగి ఉంటారు అయినప్పటికీ వారి అభిజ్ఞా సామర్థ్యాలు మరియు ప్రేరణలు గణనీయంగా మారవచ్చు ఉదాహరణకు ఒక సందర్భంలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక కోర్సుకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఒకే వయస్సుకు చెందినవారు కాదు వారు పరిశ్రమలో చాలా సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులను కలిగి ఉన్నారు మరియు గణనీయమైన అనుభవం తర్వాత ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లోకి ప్రవేశిస్తారు వారిలో గణనీయమైన సంఖ్యలో పన్నెండవ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు కావచ్చు మరియు మీకు పని చేసే తల్లులు ఒంటరి తండ్రులు ఒంటరి తల్లులు ఉండవచ్చు అటువంటి సందర్భంలో కోర్సు రూపకల్పన మరియు నిర్వహించడం కొంత భిన్నంగా ఉండాలి భారతీయ సందర్భంలో ఒక కోర్సు నేర్చుకునే వారందరూ ఒకే వయస్సు గలవారు మరియు వారికి ఇలాంటి విద్యా నేపథ్యాలు ఉన్నాయి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ NBA మరియు PSOలు గుర్తించిన POలను విభాగం గుర్తించాలి కోర్ కోర్సుల ద్వారా వీటిని ఆధిపత్యం సాధించాలి NBA అక్రిడిటేషన్ ప్రక్రియల కోసం ఎన్నికలు చిత్రంలోకి రావు ఎన్నికలకు PO లు మరియు PSO లతో సంబంధం లేదు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలోని అన్ని కోర్సులు ముందుగా రూపొందించిన 4 సంవత్సరాల ప్రోగ్రామ్ యొక్క అంశాలు అంటే ఎవరో ఇప్పటికే పాఠ్యాంశాలను రూపొందించారు మరియు కోర్సుల క్రమం ఉంది మరియు ఇది ముందే రూపొందించబడింది ఇచ్చిన కోర్సు ఒక ప్రోగ్రామ్ యొక్క మూలకం ప్రతి కోర్సు నియమించబడిన కరిక్యులర్ భాగానికి చెందినది అన్ని కోర్సులు ఒక సెమిస్టర్ వ్యవధిలో ఉంటాయి మరియు ముందే నిర్వచించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అది కూడా అడ్డంకి అన్ని కోర్సులు ఒకే విధమైన అంచనా మరియు మూల్యాంకన విధానాలను కలిగి ఉంటాయి కోర్సు ఒక సెమిస్టర్ వ్యవధిలో ఉండకపోవచ్చు కోర్సు చాలా భిన్నంగా ఉండే ఇంటెన్సివ్ పద్ధతిలో ఒక నెలలో మాత్రమే జరగవచ్చు సాధారణంగా అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఒక కోర్సు ఒక సెమిస్టర్లో విస్తరించి ఉంటుంది ఇది కావాల్సిన కొన్ని లక్షణాలను కలిగి ఉంది కాని ప్రస్తుతం మేము ప్రతి కోర్సును అనుసరిస్తాము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ముందే నిర్వచించిన షెడ్యూల్ ఈ కోర్సు సందర్భం ఆధారంగా మరియు అవలోకనం రాయాలి ఇందులో 500 నుండి 1500 పదాలు ఉండాలి నిజానికి మీకు వీలైనంత రాయడం మంచిది ఈ కోర్సు సందర్భం మరియు అవలోకనం యొక్క అంశాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి కోర్సుకు చెందిన వర్గం ఉదాహరణకు ఒక కోర్సు హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ బేసిక్ సైన్సెస్ ఇంజనీరింగ్ సైన్సెస్ ప్రొఫెషనల్ కోర్ ప్రొఫెషనల్ ఎలిక్టివ్ లేదా ఓపెన్ ఎలెక్టివ్ నుండి రావచ్చు ఇది ఈ 7 వర్గాలలో దేనినైనా కలిగి ఉంటుంది సెమిస్టర్ దాని ఆవశ్యకతలను అందిస్తుంది మరియు ఇది అవసరమైన కోర్సులు ఉదాహరణకు నాల్గవ సెమిస్టర్లో A కోర్సు అందించబడుతుంది దీనికి ఈ క్రింది అవసరాలు ఉన్నాయి విద్యార్థులు ముందస్తు కోర్సు తీసుకోకపోతే వారు దీనిని అర్థం చేసుకోలేరు అలా చేయడానికి వారికి అనుమతి ఉన్నప్పటికీ వారికి ముందస్తు జ్ఞానం ఉంటే తప్ప వారు చేయలేరు చాలా సార్లు ఈ కోర్సు A కొన్ని ఇతర కోర్సులకు అవసరం నాల్గవ సెమిస్టర్ కోర్సు 5 వ సెమిస్టర్ కోర్సు లేదా 6 వ సెమిస్టర్ కోర్సుకు అవసరం అని అనుకోండి ఆ సందర్భం వలె వ్రాయవలసిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి కోర్సు సందర్భాన్ని వివరించడానికి కొన్ని వాక్యాల ద్వారా వివరించాలి కోర్సు యొక్క విస్తృత లక్ష్యం మరియు కార్యక్రమానికి దాని ఔచిత్యం రాయండి కోర్సు యొక్క విస్తృత లక్ష్యం ఏమిటి అని 2 లేదా 3 వాక్యాలను వ్రాయండి నేను దీన్ని ఎందుకు నేర్చుకుంటున్నాను లేదా నేను ఏమి నేర్చుకుంటున్నాను చివరిలో నేను ఏమి నేర్చుకుంటున్నాను ఇది ఈ కార్యక్రమంలో ఎందుకు ఉండాలి ఈ కార్యక్రమంలో భాగంగా ఎందుకు తయారు చేయబడింది ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక కోర్సు కావచ్చు నేను ఈ శాఖలో ఈ కోర్సు ఎందుకు నేర్చుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సాధారణంగా వివరించాల్సి ఉంటుంది మరియు కరికులం డిజైనర్లు దానిని వివరించాలి లేదా కోర్సు రూపకల్పన చేస్తున్న బోధకుడు లేదా ఉపాధ్యాయుడు ప్రోగ్రామ్ యొక్క కోర్సు యొక్క ఔచిత్యం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు విస్తృతంగా నేను పరిశీలిస్తే నేను దీన్ని ఎందుకు నేర్చుకుంటున్నాను నేను ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించిన తరువాత నేను డిగ్రీ పొందినప్పుడు నేను చేరడానికి అవకాశం ఉన్న వృత్తికి ఇది నిజంగా ఉపయోగపడుతుందా వృత్తికి కోర్సు యొక్క ప్రాముఖ్యత గురువు మాటల్లో చెప్పేది పేరాగ్రాఫ్లో వివరించాలి ఇక్కడ ఈ జ్ఞానం ఖచ్చితంగా ఉపయోగించబడుతుంది వృత్తికి దాని ప్రాముఖ్యత గురించి విద్యార్థికి మరింత నమ్మకం ఉంది అతను మరింత ప్రేరేపించబడతాడు దీనిని వివరిస్తే కోర్సులో విద్యార్థి దృష్టి సాధిస్తాడు ఈ కోర్సు రూపకల్పనలో నేను ఏ ఊహలను చేస్తున్నాను ఇలా నేను ముఖ్యమైనవిగా భావించే విషయాలు లేదా దాని అనువర్తనాలు ఏమిటి నేను వివరంగా వివరించాలి ఆపై ఒక ఉపాధ్యాయునిగా నేను బోధనలో తీసుకుంటున్న విధానం మరియు నేను ఆ విధమైన విధానాన్ని ఎందుకు తీసుకుంటున్నాను ఈ 5 అంశాలన్నీ 500 నుండి 1500 పదాలకు క్లుప్తంగా అనేక పేరాగ్రాఫులుగా వివరించాలి ఒకరు కొంచెం సమయం గడిపినట్లయితే కోర్సు సందర్భం మరియు అవలోకనాన్ని చక్కగా వివరించవచ్చు ఇది అంశాల జాబితాను అస్సలు ఇవ్వనవసరం లేదు ఇది ఈ కోర్సు సందర్భం మరియు అవలోకనం యొక్క భాగం కాదు మరియు వేరే ప్రదేశంలో వస్తుంది విద్యార్థి కోర్సు సందర్భం మరియు అవలోకనాన్ని చదివినప్పుడు అతను ఈ కోర్సు ఎందుకు చేస్తున్నాడో మరియు అతని వృత్తికి ఎందుకు ముఖ్యమైనది అని అంతర్గతీకరిస్తాడు కాన్సెప్ట్ మ్యాప్ను సృష్టించడం మనం చేయబోయే వాటిలో ఒకటి దీనికి ముందు మాడ్యూల్ 1 లో మనం ఇప్పటికే గుర్తించిన జ్ఞాన వర్గాలు ఉన్నాయని స్పష్టంగా తెలుసుకోవాలి సాధారణ వర్గాలు వాస్తవిక సంభావిత విధాన మరియు మెటాకాగ్నిటివ్ విన్సెంటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఫండమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ క్రైటీరియా అండ్ స్పెసిఫికేషన్స్ ప్రాక్టికల్ అడ్డంకులు డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఈ జ్ఞాన వర్గాల నుండి ఒక కోర్సును చూడవచ్చు ఉదాహరణకు నేను దానిని వాస్తవిక కోణం నుండి చూడగలను నేను నేర్చుకోబోయే వాస్తవాలు మరియు వాస్తవాలు ఏమిటి నేను తీయబోయే వాస్తవాల పరంగా నా కోర్సును నిర్వహిస్తాను కాని సాధారణంగా అది జరగదు సంభావిత జ్ఞానం లేదా విధానపరమైన జ్ఞానం లేదా సంభావిత మరియు విధాన విజ్ఞానం కలయిక ప్రకారం ఒక కోర్సును నిర్వహించవచ్చు సూత్రప్రాయంగా ఇది 3 రకాల్లో దేనినైనా చేయవచ్చు కాన్సెప్ట్ మ్యాప్ సంభావిత జ్ఞానాన్ని నిర్వహించడానికి మరియు సూచించడానికి ఒక గ్రాఫికల్ సాధనం అంటే కోర్సులో ముఖ్యమైనవిగా మేము భావించే అన్ని భావనలను మేము గుర్తించాము ఒకదానితో ఒకటి అనుసంధానించే కొన్ని క్రమానుగత పద్ధతిలో వాటిని నిర్వహించండి మరియు దానిని గ్రాఫికల్గా ప్రదర్శించండి ఈ సాధనం 25 సంవత్సరాల క్రితం ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేయబడింది IHMC అని పిలువబడే కేంద్రం ఇది అక్కడ అభివృద్ధి చేయబడింది ఆ వెబ్సైట్ను సందర్శించవచ్చు మరియు దాని గురించి మరింత తెలుసుకోవచ్చు ఇది ఇప్పటికీ ప్రాచుర్యం పొందింది ఇది ఇప్పటికీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది చాలా లక్షణాలు ఉన్నాయి మరియు మనకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే పరిశీలిస్తాము కాన్సెప్ట్ మ్యాప్లో కాన్సెప్ట్లు ఉంటాయి పంక్తిని అనుసంధానించే నేపథ్య భావనలను అనుసంధానించడం ద్వారా సూచించబడిన భావనల మధ్య సంబంధం అప్పుడు 2 భావనల మధ్య సంబంధాన్ని తెలుపుతూ ఒక లింకింగ్ పదబంధాన్ని రాయండి కాన్సెప్ట్ మ్యాప్లో కేవలం 3 అంశాలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం మనము ఉదాహరణలను చూద్దాము కాన్సెప్ట్ మ్యాప్ను ఎలా నిర్వహించాలి వారు క్రమానుగత పద్ధతిలో మ్యాప్ అత్యంత ఎగువన లేదా సాధారణ భావనలతో ప్రాతినిధ్యం వహిస్తారు మరియు మరింత నిర్దిష్ట తక్కువ సాధారణ భావనలను క్రమానుగతంగా క్రింద అమర్చారు కాబట్టి కాన్సెప్ట్ మ్యాప్లో అనేక లేయర్లు ఉండవచ్చు కానీ మీకు చాలా లేయర్లు ఉంటే అది కొంచెం అవాంఛనీయమైనదిగా అనిపించవచ్చు కొన్ని సరళమైన కళాఖండాలు ఉన్నాయని మేము కనుగొంటాము అది చాలా సొగసైనది మరియు ఉపయోగకరంగా ఉంటుంది నిర్దిష్ట డొమైన్ జ్ఞానం కోసం క్రమానుగత నిర్మాణం కూడా ఆ జ్ఞానం వర్తించే లేదా పరిగణించబడుతున్న సందర్భంపై ఆధారపడి ఉంటుంది దాని గురించి విశ్వవ్యాప్తత వంటిది ఏదీ లేదు అతి ముఖ్యమైన భావన ఏమిటి మరియు ఆ భావనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఏమి సందర్భం మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా మేము కోర్సులో సమాధానం కోరుతున్న ప్రశ్న రాయడం మంచిది మేము ఒక ఉదాహరణ నుండి చూస్తాము నేను డిజిటల్ వ్యవస్థలపై ఒక కోర్సును బోధిస్తున్నాను నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న ఏమిటి నేను నిర్దిష్ట రకమైన డిజిటల్ వ్యవస్థల రూపకల్పనను చూడటానికి ప్రయత్నిస్తున్నాను మరియు దాని రూపకల్పన గురించి ఎలా వెళ్ళాలో నేను అర్థం చేసుకోవాలి ఎలాంటి డిజిటల్ వ్యవస్థలు నేను కాంబినేషన్ మరియు సీక్వెన్షియల్ సర్క్యూట్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పడం ద్వారా స్పష్టం చేస్తాను నేను డిజైన్ చేయాలనుకుంటున్న సీక్వెన్షియల్ సర్క్యూట్లను మరింత అర్హులుగా చేయాలనుకుంటున్నాను ఒక ప్రశ్న వేయడం ద్వారా లేదా మనం సాధారణంగా కోర్సు యొక్క విస్తృత లక్ష్యంగా వ్రాయడం వలన నేను కాన్సెప్ట్ మ్యాప్ను గీయగలుగుతాను ఇంటర్నెట్లో సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉంది ఒకరు దానిని చదివి కాన్సెప్ట్ మ్యాప్ను అర్థం చేసుకోవచ్చు నా అభిప్రాయం ప్రకారం కాన్సెప్ట్ మ్యాప్ ఒక కోర్సును రూపొందించడానికి గొప్ప సాధనం మెదడును కదిలించడం చేయడం కొత్త మరియు పాత జ్ఞానాన్ని స్పష్టంగా సమగ్రపరచడం ద్వారా అభ్యాసానికి సహాయపడటం మరియు అపార్థాన్ని అర్థం చేసుకోవడం లేదా నిర్ధారించడం వాస్తవానికి కాన్సెప్ట్ మ్యాప్ను గీయడానికి విద్యార్థులను తయారు చేయడం ద్వారా వ్యక్తి యొక్క అపార్థాలు ఏమిటో తెలుసుకోవచ్చు కాన్సెప్ట్ మ్యాప్ ఒక కోర్సు యొక్క అంశాలను నిర్వహించడానికి ఒక సాధనం ఇతర రకాల పటాలు ఉన్నాయి మైండ్ మ్యాప్ టాపిక్ మ్యాప్ మరియు మొదలైనవి ఉన్నాయి మైండ్ మ్యాప్ కాన్సెప్ట్ మ్యాప్ కంటే తక్కువ స్ట్రక్చర్డ్ మరియు దీనికి సొంత ఉపయోగాలు ఉన్నాయి కాన్సెప్ట్ మ్యాప్ కొంచెం ఎక్కువ ఆర్గనైజ్డ్ అని మేము చెబుతున్నాము ఇది నిర్మాణాత్మకంగా ఉన్నందున దీనికి సొంత పరిమితులు ఉన్నాయి Topic maps మరింత నిర్మాణాత్మకంగా ఉంటాయి మేము టాపిక్ మ్యాప్స్ మరియు మైండ్ మ్యాప్స్ గురించి చింతించము మరియు ప్రధానంగా ఇక్కడ కాన్సెప్ట్ మ్యాప్లను చూస్తాము కాన్సెప్ట్ మ్యాప్లోని రెండు అంశాలు లింక్ ద్వారా మరియు ఆ లింక్ స్టేట్మెంట్కు జతచేయబడిన ప్రతిపాదనతో అనుసంధానించబడి ఉన్నాయి మేము ఉపయోగించగల కొన్ని నమూనా ప్రతిపాదనలలో ప్రాతినిధ్యం చూపించు కలిగి చేర్చండి మరియు మారుతూ ఉంటాయి ఇవి నిజంగా మాడ్యూల్ 1 లో లేదా CO లను వ్రాసేటప్పుడు మాట్లాడిన చర్య క్రియలు కాదు ఇవి కేవలం ప్రతిపాదనలు ఇవి రెండు భావనలను అనుసంధానించగలవు ఉదాహరణలను చూడటం ద్వారా మనం చూడగలుగుతాము ఇది చూడటానికి చాలా స్పష్టంగా ఉండకపోవచ్చు కాని ఇది గమనికలలో ఒక భాగం అని మేము ఇస్తాము కాబట్టి మీరు దానిని వివరంగా చూడటానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్లొ ఒక కోర్సు ఆ పెట్టె లోపల ఏది వ్రాసినా అది ఒక భావన లేదా భావనల జాబితా మీరు పెట్టె లోపల ఒక విధానాన్ని ఉంచలేరు మరియు మీరు కాన్సెప్ట్ మ్యాప్లతో మొదటిసారి పనిచేస్తున్నప్పుడు జరిగే ఒక పొరపాటు ఇది మీరు పెట్టె లోపల ఉంచినది ఒక కాన్సెప్ట్ అని నిర్ధారించుకోవాలి ఇక్కడ అత్యధిక భావన సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇక్కడ మనకు ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి నేను దీన్ని చదివినప్పుడు మరియు ఇక్కడ వ్రాయబడినది అర్ధవంతం కావాలి ఉదాహరణకు భావన "సిస్టమ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్ల మధ్య ఇంటర్ఫేస్ " నేను క్రిందికి వెళ్ళినప్పుడు "హార్డ్వేర్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్ల మధ్య ఇంటర్ఫేస్" లో సమీకరించేవారు లోడర్లు లింకర్లు మాక్రో ప్రాసెసర్లు కంపైలర్లు ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు టెక్స్ట్ ఎడిటర్లు ఉంటాయి మేము సుమారు 6 కాన్సెప్టుల జాబితాను తయారు చేసాము ఈ 6 ని 6 వేర్వేరు పెట్టెలులొ చూపించవచ్చు కానీ నేను వాటిని 6 వేర్వేరు పెట్టెలులొ విస్తరించడం ప్రారంభిస్తే మ్యాప్ గజిబిజిగా మరియు సంక్లిష్టంగా మారుతుంది అందువల్ల అవి ఒకే స్థాయి సోపానక్రమంలో ఉన్నాయని సూచించడానికి నేను వాటిని ఒకే పెట్టెలో జాబితా చేస్తాను ఈ కాన్సెప్ట్ మ్యాప్లో 4 స్థాయిలు ఉన్నాయి ప్రతి స్థాయి ఒకే వరుసలో ఏర్పాటు చేయబడింది మీరు ఏ విధంగానైనా కాన్సెప్ట్ మ్యాప్ రాయడం మొదలుపెడితే చివరికి మీరు దీన్ని తొలగించవచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్లో సమీకరించేవారు ఉన్నారు మరియు సమీకరించేవారు యంత్ర ఆధారిత లక్షణాలు మరియు యంత్ర స్వతంత్ర లక్షణాలను కలిగి ఉంటారు సమీకరించేవారు సింగిల్ పాస్ లేదా మల్టీ పాస్ సమీకరించేవారు కావచ్చు సింగిల్ పాస్ మరియు మల్టీ పాస్ రెండు వేర్వేరు కాన్సెప్ట్లు యంత్ర ఆధారిత లక్షణాలు ఒక కాన్సెప్ట్ మరియు యంత్ర స్వతంత్ర లక్షణాలు మరొక కాన్సెప్ట్ కాబట్టి మేము అన్ని కాన్సెప్తులను ఎలా నిర్వహిస్తాము ఉదాహరణకు ఆపరేటింగ్ సిస్టమ్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యొక్క అంశాలలో ఒకటి నేను ఈ కోర్సులో ఆపరేటింగ్ సిస్టమ్లను చేర్చడం లేదు ఆపరేటింగ్ సిస్టమ్ స్వతంత్ర కోర్సుగా అందించబడుతుంది లేదా కొన్నిసార్లు "కంపైలర్స్" కూడా స్వతంత్ర కోర్సుగా అందించబడుతుంది ఇవన్నీ మీరు సరిగ్గా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న దానిపై ఆధారపడి ఉంటుంది లేదా కోర్సు యొక్క పరిధి ఏమిటి మరియు అన్ని సంబంధిత అంశాలు ఈ రూపంలో ప్రదర్శించబడాలి ఈ కాన్సెప్ట్ మ్యాప్ యొక్క మరొక లక్షణం ఏమిటంటే మీరు ఎడమ నుండి కుడికి వెళుతున్నప్పుడు కొన్ని స్వాభావిక లేదా అవ్యక్త క్రమం ఉండవచ్చు అంటే నేను కోర్సును అందిస్తున్నప్పుడు మొదట నేను ఈ భాగాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను ఆపై నేను సమీకరించేవారి వద్దకు వస్తాను నేను ఎన్ని ఉపన్యాసాలు తీసుకుంటానో తరువాత వస్తుంది కానీ ఇదే నేను వెళ్ళే క్రమం ఎడమ నుండి కుడికి మనం టాపిక్తో వ్యవహరించబోయే క్రమాన్ని కూడా సూచిస్తుంది మీరు కాన్సెప్ట్ మ్యాప్ను ఎలా తయారు చేస్తారు కాన్సెప్ట్ మ్యాప్ను సృష్టించేటప్పుడు సంతృప్తికరమైన కాన్సెప్ట్ మ్యాప్ను రూపొందించడానికి 2 లేదా 3 మంది కలిసి పనిచేయడానికి కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు పడుతుంది కాని మేము మీకు భరోసా ఇవ్వగల ఒక విషయం ఇది చాలా ఆసక్తికరమైన మరియు సంతృప్తికరమైన వ్యాయామం మనకు ఎక్కడ ఉన్నా కాన్సెప్ట్ మ్యాప్ను గీయడానికి ఈ రకమైన వర్క్షాప్ చేసారు ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను బోధిస్తున్న ఒక ప్రొఫెసర్ సృష్టించిన మ్యాప్ మరియు ఈ విషయాన్ని చూడటానికి ఇది అందమైన మార్గం "ఎలక్ట్రిక్ ఛార్జీలు" అనేది ప్రధాన అంశం మరియు ఎలక్ట్రిక్ ఛార్జీలు స్టాటిక్ ఛార్జీలు కదిలే ఛార్జీలు లేదా వేగవంతం చేసే ఛార్జీలు కావచ్చు మరియు మొత్తం కోర్సు నిర్మాణం మరియు వ్యవస్థీకృతమై ఉంటుంది విద్యార్థి తాను నేర్చుకుంటున్న అన్ని అంశాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు ఉదాహరణకు మేము స్టాటిక్ ఛార్జీలను చూశాము మరియు తరువాత కదిలే ఛార్జీలకు వచ్చాము కదిలే ఛార్జీల యొక్క కొన్ని లక్షణాలు స్టాటిక్ ఛార్జీల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో విద్యార్థి వివరించవచ్చు విద్యార్థి తన జ్ఞానాన్ని అంతర్గతంగా నిర్వహించడానికి గ్రాఫికల్ ప్రాతినిధ్యం ఎంతో సహాయపడుతుంది అతను ఒకదానితో మరొకటి చాలా సమర్థవంతంగా సంబంధం కలిగి ఉంటాడు CMap సాధనం సాఫ్ట్వేర్ను ఉపయోగించడం చాలా సులభం అందంగా రూపొందించబడింది మరియు మీరు కాన్సెప్ట్ మ్యాప్ను గీయడం ప్రారంభించడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది ప్రోగ్రామ్ను ఎలా నిర్వహించాలో మరియు ఎలా వ్రాయాలి అనే వివరాలపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు ఇదంతా గ్రాఫిక్ 5 నిమిషాల పరిచయం అవసరం మరియు మీరు Cmap ను సృష్టించడం ప్రారంభించవచ్చు మరియు సాధనంపై కాకుండా ఈ అంశంపై దృష్టి పెట్టవచ్చు ఇది చాలా ఎడిటింగ్ లక్షణాలను కలిగి ఉంది ఇది మంచి క్రమానుగతంగా వ్యవస్థీకృత Cmap ని సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు రంగులను పూయవచ్చు మీరు వాటిని నిర్వహించవచ్చు మ్యాప్ యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుందని మీరు అనుకునే చాలా విషయాలు ఉంచవచ్చు మీకు ఇచ్చిన కంటెంట్ ఆధారంగా లేదా విషయంపై మీ అభిప్రాయం ఆధారంగా Cmap ను గీయవచ్చు ఉదాహరణకు 2 ఉపాధ్యాయులకు ఇచ్చిన అదే కంటెంట్ ఒకేలా కాకుండా 2 కొద్దిగా భిన్నమైన కాన్సెప్ట్ మ్యాప్లకు దారితీయవచ్చు Cmap విషయం గురించి మీ అభిప్రాయాన్ని సూచిస్తుంది అధ్యాపకులు వారి కోర్సుల యొక్క Cmaps ను సృష్టించడం చాలా ఆనందదాయకంగా మరియు సుసంపన్నమైన కార్యాచరణగా గుర్తించారు ఒకవేళ కాన్సెప్ట్ మ్యాప్ విపరీతంగా మారితే అందులో చాలా ఎలిమెంట్స్ లేదా చాలా లేయర్స్ ఉన్నాయని మీరు దానిని బహుళ మ్యాప్లుగా విభజించి ఒకదానితో ఒకటి లింక్ చేయవచ్చు ఇందులో యంత్రాంగాలు ఉన్నాయి ఒక మ్యాప్ను ఒక పెట్టెకు లింక్ చేయడం ద్వారా డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఇతర మ్యాప్ ముందు తెరవబడుతుంది సాధనంలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి మరియు యాదృచ్ఛికంగా ఈ సాధనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితం ఇది ఓపెన్ సోర్స్ సాధనం మరియు మీరు వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా మీరు Cmap సాధనాన్ని శోధించవచ్చు దానికి ప్రాప్యత పొందండి డౌన్లోడ్ చేసి పని ప్రారంభించండి ఫైల్ పరిమాణం సుమారు 100 MB ఇది డౌన్లోడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది కోర్సు ఫలితాలు కోర్సు ఫలితాలు విద్యార్థులు కోర్సు చివరిలో ఏమి చేయగలరో చూపిస్తాయి TALE యొక్క మాడ్యూల్ 1 లో కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలో మేము వివరంగా పరిగణించాము అందువల్ల కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలో ఈ సమయంలో మేము అదే వివరించలేదు కోర్సు ఫలిత ప్రకటనలో అంశాలు ఉండాలి చర్య క్రియ జ్ఞానం యొక్క వర్గాలు ఐచ్ఛిక పరిస్థితులు మరియు ఐచ్ఛికమైన ప్రమాణాలు అవి అండర్సన్ బ్లూమ్ విన్సెంటి వర్గీకరణ యొక్క చట్రంలో వ్రాయబడ్డాయి మరియు విధానాలు TALE యొక్క మాడ్యూల్ 1 లో వివరంగా ప్రదర్శించబడ్డాయి మాడ్యూల్ 2 ద్వారా ఎవరైతే వెళుతున్నారో మాడ్యూల్ 1 యొక్క జ్ఞానం ఉందని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మేము వర్గీకరణ యొక్క అన్ని అంశాలను పునరావృతం చేయబోవడం లేదు మరియు ఈ సమయంలో కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలి 3 0 0 క్రెడిట్స్ ఉన్న కోర్సులకు CO ల సంఖ్య 6 ప్లస్ లేదా మైనస్ 2 గా ఉండాలని మేము చెప్పాము 3 1 0 మరియు కొన్నిసార్లు ప్రయోగశాల 3 0 1 ను విలీనం చేసినప్పుడు మరియు క్రెడిట్ల సంఖ్య ఎక్కువ లేదా తక్కువ ఉంటే మీరు వ్రాయాలనుకుంటున్న ఫలితాల సంఖ్యను కూడా సర్దుబాటు చేయవచ్చు కోర్సు ఫలితాలను POలు మరియు PSO లతో పరిష్కరించాలని సూచించారు CO యొక్క అభిజ్ఞా స్థాయి ద్వారా మేము ఉపయోగించిన చర్య క్రియతో అనుబంధించబడిన అభిజ్ఞా స్థాయిని అర్థం మరియు మేము తక్కువ అభిజ్ఞా స్థాయిలను చేర్చము జ్ఞాన వర్గాలకు సంబంధించి 8 జ్ఞాన వర్గాలలో 4 5 వర్గాల వరకు కూడా పరిష్కరించవచ్చు సెషన్ల సంఖ్యలో మీ వద్ద ఉన్న తరగతి ప్రయోగశాల ట్యుటోరియల్ ఫీల్డ్ సెషన్ల సంఖ్య ఉన్నాయి మేము కూడా అలా చెప్పాము చాలా విశ్వవిద్యాలయాలు ఒక కోర్సు యొక్క సిలబస్ను యూనిట్లుగా ప్రదర్శిస్తాయి కొంతమంది CO ల సంఖ్య యూనిట్ల సంఖ్యకు సమానంగా ఉండాలని భావిస్తున్నారు మేము TALE మాడ్యూల్ 1 లో వివరించినట్లుగా సిలబస్ యొక్క యూనిటైజేషన్ అవసరం లేదు ఇది పరిపాలనా సౌలభ్యం ఒకటి మరియు వ్రాసే ఫలితాలపై బోధన లేదు అంటే ఫలితం యూనిట్ల మీదుగా వెళ్ళవచ్చు లేదా ఒక యూనిట్ బహుళ ఫలితాలను కలిగి ఉండవచ్చు ఫలితాలతో యూనిట్లను కలపకూడదు CO ల సంఖ్యను కంటెంట్ యొక్క స్వభావం మరియు పరిధిని బట్టి నిర్ణయించాలి Cmaps మరియు CO లు Cs ను రాయడానికి Cmaps గీయడం అవసరం లేదు Cmaps గీయడం వల్ల కోర్సుపై మీ అవగాహన బాగా సహాయపడుతుంది మరియు మంచి CO లు రాయడంలో సహాయపడుతుంది ఇది విద్యుదయస్కాంత కోర్సు యొక్క నమూనా CO లు మీరు CO ను వ్రాసి వాటిని PO లు మరియు PSO లు కాగ్నిటివ్ లెవల్ నాలెడ్జ్ కేతగిరీలు క్లాస్ సెషన్ల సంఖ్య మరియు ట్యుటోరియల్ గంటల సంఖ్యతో ట్యాగ్ చేయండి ఆ విధంగా మేము విద్యుదయస్కాంతత్వంపై పూర్తి కోర్సును ప్రదర్శిస్తాము దయచేసి మీ కోర్సు యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను సిద్ధం చేయండి ఇది చాలా ఆనందదాయకమైన వ్యాయామం అని మరియు సహోద్యోగి సహకారంతో

పేర్కొన్న విధానం ప్రకారం ట్యాగింగ్తో ఇచ్చిన ఫార్మాట్లో మీ కోర్సు యొక్క CO లను వ్రాయండి ఈ వ్యాయామం ఇప్పటికే మాడ్యూల్ 1 లో ఇవ్వబడింది మీరు ఇప్పటికే పూర్తి చేసి ఉంటే వాటిని ఇక్కడ ముందుకు తీసుకెళ్లవచ్చు కోర్సు ఫలితం మేము మీకు ఇచ్చిన పట్టికలో వ్రాయబడాలి మేము సంతోషంగా ఉంటాము మరియు మీ వ్యాయామం యొక్క ఫలితాలను మాతో పంచుకోగలిగితే మీకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి విశ్లేషణ దశ యొక్క మిగిలిన ఉప ప్రక్రియలను పరిశీలిస్తాము 4 లేదా 5 ఇతర ఉప ప్రక్రియలు ఉన్నాయి మేము దాని గురించి విశదీకరిస్తాము ఇది క్రమబద్ధమైన పద్ధతిలో విశ్లేషణ దశను పూర్తి చేస్తుంది మీ attention కి చాలా ధన్యవాదాలు